అందరికీ నమస్కారం గత సెషన్లో మనం SWOT విశ్లేషణ బలం బలహీనత అవకాశం మరియు ముప్పు విశ్లేషణ గురించి చర్చిస్తున్నాము దీని ఆధారంగా ఈ TOWS మాతృక T O W S ను ఎలా అభివృద్ధి చేయవచ్చో చర్చించాము మీరు నిజంగా ఎక్కడ చేయగలిగితే వివిధ రకాల ముప్పులు వివిధ రకాల అవకాశాలను చూడండి మరియు బలహీనతలు మరియు బలాలకు సంబంధించి సంబంధిత సరిపోలిక ఏమిటో చూడండి ఈ రోజు మనం మరికొన్ని థీరిటికల్ ఫ్రేంవర్క్ మరియు చేయడం ఆచరణాత్మక గురించి సలహాలను చర్చించబోతున్నాము సేవల వ్యాపారం కోసం వ్యూహ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేస్తాము మొదట మైఖేల్ పోర్టర్ ప్రతిపాదించిన ఈ ప్రసిద్ధ ఐదు దళాల నమూనాను పరిశీలిస్తాము మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇక్కడ ఐదు ఇంటరాక్టివ్ శక్తులు ఉన్నాయి ఇవి ఒక సంస్థ ఎదుర్కొంటున్న వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను నిర్ణయిస్తాయి మొదటిది ఒక పరిశ్రమలోని ఆటగాళ్ళలో శత్రుత్వం ఇప్పుడు సేవల పరిశ్రమలో మీకు తెలిసినట్లుగా ఇది ఎల్లప్పుడూ చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిన సేవల్లో కొన్ని సేవల్లో తప్ప ప్రవేశ అవరోధం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మౌలిక సదుపాయాలలో ప్రారంభ పెట్టుబడులు చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో ఒకరకమైన ఆర్థిక అవరోధం ఉండవచ్చు లేకపోతే ఉత్పత్తి వ్యాపారాలలో మనం చూస్తున్నట్లుగా సేవల వ్యాపారాలలో చాలా అరుదుగా చాలా బలమైన సాంకేతిక అవరోధాలు ఉన్నాయి ఈ రోజుల్లో కొంత సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంటెన్సివ్ సేవలు ఉన్నాయి ఇవి ఒకరకమైన అవరోధాన్ని కలిగి ఉన్నాయి మాకు కొన్ని జ్ఞానం ఇంటెన్సివ్ లేదా విశ్వసనీయమైన గొప్ప సేవలు ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని ఇతర రకాల అడ్డంకులు ఉన్నాయి వీటిని మనం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చర్చించాము మరియు మనం మరింత ఎక్కువగా చర్చిస్తాము కానీ ఈ రోజు మనం సాధారణ ఊహతో చూస్తాము సేవా వ్యాపారాలలో అమ్మకందారులపై శత్రుత్వం చాలా తీవ్రంగా ఉందని మనం ప్రారంభిస్తాము అనేక సందర్భాల్లో సరఫరాదారులకు అధికారం ఉంది కానీ ఇన్పుట్ల వలె చాలా సేవా వ్యాపారాలు దాదాపు వస్తువుల వస్తువులను తీసుకుంటాయి మీరు ఆహారం మరియు పానీయాలలో ఉంటే అది మీ కార్యకలాపాలకు ఇన్పుట్లుగా ఉండే ఆహారం మరియు పానీయాల వస్తువు వస్తువులు అవుతుంది లేదా మీరు నిజంగా ఒకవేళ మూవీ డిస్ట్రిబ్యూటర్ మరియు మూవీ డిస్ట్రిబ్యూషన్ సర్వీసులో అప్పుడు చాలా మంది సేవా సరఫరాదారులు ఉంటారు మరియు వారిలో చాలామంది మీ సంస్థతో పొత్తు పెట్టుకుంటారు ఎందుకంటే అది ఆ పరిశ్రమ యొక్క స్వభావం అందువల్ల సాధారణంగా సరఫరాదారులు లేదా మీ నెట్వర్క్లో దాదాపు కొంత భాగం కలిసి విలువను సృష్టిస్తారు ఈ నెట్వర్క్ సమస్య మనం ఇంతకుముందు కొన్ని మునుపటి సెషన్లలో చర్చించాము కాబట్టి ఒక నిర్దిష్ట నెట్వర్క్ ఆధారంగా మనం విలువ కూటమి అని పిలిచే ప్రభావం ఉంది ఈ సంభావ్య ప్రవేశం నుండి నిజంగా చాలా తీవ్రమైన బెదిరింపులు వెలువడుతున్నాయి ఎందుకంటే మనం అవరోధం గురించి చర్చించినప్పుడు ప్రవేశ అడ్డంకి తక్కువగా ఉంది మరియు కొనుగోలుదారులు సౌకర్యవంతంగా మారవచ్చు మారడం యొక్క అసౌకర్యం చాలా చాలా సేవా వ్యాపారాలలో తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఒక హోటల్ నచ్చకపోతే ప్రత్యామ్నాయ హోటల్ను కనుగొనడం మీకు చాలా కష్టం కాదు ఒక రెస్టారెంట్లో మీకు సేవ నచ్చకపోతే మరొక రెస్టారెంట్కు వెళ్లడం చాలా కష్టం కాదు మీకు నచ్చకపోతే చాలా సందర్భాలలో ఒక నిర్దిష్ట క్లబ్ యొక్క వాతావరణం నచ్చకపోతే మీరు మీ సమయాన్ని గడపాలనుకునే మరొక క్లబ్ను కనుగొనవచ్చు కాబట్టి సేవా వ్యాపారాలలో కొనుగోలుదారులు చాలా బలంగా ఉన్నారు అందువల్ల మనం వినియోగదారుని ఆనందంపై నిరంతరం దృష్టి పెడతాము మరియు వినియోగదారుడు మీ వ్యాపార విజయానికి కీలకమైన వారు కాబట్టి అమ్మకందారులలో మరియు భవిష్యత్ ప్రవేశదారులలో ఇది చాలా ముఖ్యమైన శత్రుత్వం ఇది సేవా వ్యాపారంలో కీలకమైన శక్తి కలయిక మరియు అనేక సందర్భాల్లో సేవా వ్యాపారాలు కూడా ప్రత్యామ్నాయాల నుండి పోటీకి గురవుతాయి కాబట్టి ఒకరు అల్పాహారం కోసం బయటికి వెళుతుంటే మరియు బర్గర్ రెస్టారెంట్లో జనం ఎక్కువగా ఉంటే ఒకరు ఉండకపోవచ్చు ఒక కస్టమర్ పిజ్జా రెస్టారెంట్కు వెళ్లడానికి మరియు వాస్తవానికి వేచి ఉండకుండా అక్కడికి వెళ్ళడం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా ప్రసిద్ధ లేదా చక్కటి భోజన రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ ప్రజలు వేచి ఉండటానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సేవ లాగా మనం చర్చించినట్లుగా అనేక వర్గాల సేవలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు వేచి ఉండరు కాబట్టి ప్రత్యామ్నాయం కూడా ఒక ముప్పు కాబట్టి ఇది చాలా ప్రాధమిక ముప్పు అని నేను చెప్తాను ఇది ఒక అవకాశం మరియు ముప్పు మరియు ఇది అనేక సేవా వ్యాపారాలలో మరొక రకమైన ముప్పు ఇప్పుడు ఫలితంగా సేవా వ్యాపారంలో పోటీ కార్యకలాపాలు మరియు శత్రుత్వం అనేవి ప్రధాన సమస్య కాబట్టి మీ పోటీదారులకు వారి సమర్పణలను నిరంతరం ట్రాక్ చేయడం సేవా వ్యాపారాలలో వారి సేవా ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి వాస్తవానికి ఈ రోజుల్లో చాలా వ్యాపారాలు వ్యాపార ఇంటెలిజెన్స్ సేవలను నిర్వహించాయి నిర్మాణంలో పొందుపరచబడ్డాయి లేదా అవి వ్యాపార ఇంటెలిజెన్స్ సేవలను అవుట్సోర్స్ చేస్తాయి సెమీకండక్టర్ పరిశ్రమలో వ్యాపార మేధస్సులో వ్యాపార మేధస్సులో ఒకరు చాలా స్పృహతో ఉంటారు వివిధ రకాల సాంకేతిక పరిణామాలను మరియు పోటీదారుల కొత్త స్వీకరణలను నిరంతరం ట్రాక్ చేస్తారు అయితే అనేక సేవల వ్యాపారాల విషయంలో పోటీ విశ్లేషణ ప్రధానంగా పోటీదారుల ప్రస్తుత వ్యూహాలు పోటీదారులు తీసుకునే కొత్త చర్యలు మరియు ఎల్లప్పుడూ సేవా ఆవిష్కరణలు మరియు పోటీదారుల నుండి పెరుగుతున్న ఆవిష్కరణలు ఏమిటో చూడటం ఇది చాలా కీలకమైనవి మరియు అందువల్ల మీరు వాటిని నిరంతరం ట్రాక్ చేయాలి కాబట్టి సేవల వ్యాపారాలలో విజయవంతమైన వ్యూహాలు నిరంతరం ట్రాక్ చేస్తాయి మరియు పోటీదారుల వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి మనం ఇంతకుముందు చర్చించిన ఆ ఆరు P యొక్క సేవా వ్యాపారం పరంగా ఈ వ్యూహాలను చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు కనుక ఇది ధర మాత్రమే కాదు సమర్పణలో ఉన్న ఆవిష్కరణలు ఏమిటి ఎలాంటి కొత్త ప్రమోషన్ వ్యూహాలను అవలంబిస్తున్నాయి పోటీ ప్రవేశపెట్టే వివిధ రకాల పంపిణీ ఆవిష్కరణలు ఏమిటి కాబట్టి అన్ని విభిన్న అంశాలు మరియు మిక్స్ స్ట్రాటజీ మిక్స్ కూడా ఈ విభిన్న అంశాలను చూడండి ఇది పూర్తయిన తర్వాత ఒకరు ఎన్నుకోవలసి ఉంటుంది కాబట్టి పోటీ విశ్లేషణ అనేది ఒక ఇన్పుట్ ఇది సేవా వ్యాపారాలలో లేదా వ్యూహంలో మనం నిరంతరం లోపలికి మరియు వెలుపల వెళ్లవలసిన అవసరం ఉందని చర్చించినట్లు ఆ ఇన్పుట్ను బట్టి మాత్రమే కాదు కాబట్టి బయట పోటీదారులు ఏమి చేస్తున్నారో అర్థం కానీ అదే సమయంలో మీరు అభివృద్ధి చెందుతున్న అంతర్గత పరిణామాలు అంతర్గత సమస్యలు మరియు అవకాశాలు ఏమిటో నిరంతరం చూడాలి మరియు దాని ఆధారంగా మీరు మీ పోటీ ప్రయోజనం ఏమిటో ఏ పోటీ ప్రయోజనం అని నిర్ణయించాలి మీరు లక్ష్యంగా చేసుకుంటారు సాధారణంగా పోటీ ప్రయోజన వ్యూహానికి మూడు పాయింట్లు ఉండాలని మనం ఇష్టపడతాము కాబట్టి ఇది చాలా స్ఫుటమైనదిగా ఉండాలి ఇది పోటీ ప్రయోజనం గురించి ఒక పేజీ ప్రకటన కాదు పోటీ ప్రయోజనం సాధారణంగా గరిష్టంగా మూడు నుండి ఐదు పాయింట్లు ఉండాలి మరియు ఈ రేఖాచిత్రం మీ పోటీ వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి మీరు దృష్టి సారించే మూడు వెక్టర్లుగా తరచుగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇది వివిధ రకాల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఇది వివిధ రకాల వ్యయ కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది ఇది ఈ రెండింటి యొక్క వివిధ రకాల కలయికలపై ఆధారపడి ఉంటుంది ఇవి ఎలా జరుగుతాయో చూద్దాం సేవల వ్యాపారంలో పోటీ వ్యూహం యొక్క లక్ష్యం కస్టమర్ల ఆనందాన్ని పెంచడానికి మరియు కస్టమర్ అడ్వకసీ ని సృష్టించడానికి పోటీ ప్రయోజనాన్ని సృష్టించడం కాబట్టి సేవా వ్యాపారాలలో మనం ఈ పిరమిడ్ పైకి వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నిస్తాము సేవా సేకరణ యొక్క లావాదేవీల సందర్భాల నుండి మనం రిలేషనల్ పారాడైమ్ కి వెళ్లాలనుకుంటున్నాము మరియు చివరికి మన వినియోగదారులు మన మార్కెటర్ కావాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి కస్టమర్ అడ్వకసీ నేను ఇంతకు ముందు గీసిన ఈ రేఖాచిత్రం మరియు సేవా వ్యాపారాలలో ఎలాంటి పోటీ ప్రయోజనం వినియోగదారుల ఆనందంపై దృష్టి పెట్టడం అవసరం అని మనం మళ్ళీ హైలైట్ చేయడం ముఖ్యం కాబట్టి ఇది వినియోగదారుని ఆనందాన్ని పెంచుకోకపోతే పోటీ బలం యొక్క ఆ అంశంలో పెట్టుబడి చాలా సందర్భోచితంగా ఉండకపోవచ్చు కాబట్టి ఇది ఒక వ్యాపార వ్యూహంలో కార్యకలాపాలకు సంబంధించి విభిన్న అంశాలు ఉండవచ్చు వ్యాపార వ్యూహంలో ఫైనాన్సింగ్ సమస్యలు ఉండవచ్చు వివిధ రకాల ఫైనాన్సింగ్ పరపతి మొదలైనవి పాల్గొనవచ్చు కానీ పోటీ వ్యూహంలో మనం ప్రధానంగా సంస్థను చూస్తున్నాము మరియు ఇది మార్కెట్ స్థలం మరియు ప్రత్యామ్నాయాలు మరియు పోటీదారులచే మరియు కొత్త ప్రవేశం ద్వారా విధించిన శక్తులతో ఇంటర్ఫేస్లు మరియు దాని ఆధారంగా మీరు సంస్థ మరియు మార్కెట్ ఇంటర్ఫేస్లో ఏమి చేయాలో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి పోటీ వ్యూహం మొత్తం వ్యాపార వ్యూహంతో పోల్చితే కొంచెం ఇరుకైనది పోర్టర్ ప్రకారం ఈ ఆసక్తికరమైన కలయికలు లేదా ఐదు పోటీ వ్యూహాలు ఉన్నాయి వీటిని సాధారణ పోటీ వ్యూహాలు అని పిలుస్తారు ఎందుకంటే అవి చాలా వ్యాపారాలలో వర్తిస్తాయి మరియు చాలా సందర్భాలలో ఒకటి లేదా మరొకటి సంబంధితంగా ఉంటాయి కాబట్టి మొదట తక్కువ ఖర్చుతో కూడిన నాయకత్వ వ్యూహాన్ని చూద్దాం సేవా వ్యాపారాలలో చాలా సేవా వ్యాపారాలలో ఇది ప్రాథమిక వ్యూహం ఎందుకంటే ప్రవేశ అవరోధం తక్కువగా ఉన్నందున మరియు వినియోగదారులు చాలా ధర సున్నితంగా ఉంటారు కాబట్టి మీరు ఈ రోజు ఏ సేవలోనైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇక్కడ తక్కువ ఖర్చు ముఖ్యమైన పోటీ వ్యూహం కాదు కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం ప్రతి వ్యయ కార్యాచరణను పరిశీలించాలి ప్రతి ఖర్చును సంవత్సరానికి తక్కువ ఖర్చుతో నిర్వహించాలి అంటే మీరు ఈ రోజు ఒక స్థానం తీసుకోలేరు అప్పుడు ఇది LC అని చెప్పండి కానీ తక్కువ ఖర్చుతో కూడిన స్థానం ఇతరులు నిరంతరం వారి ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు సంవత్సరానికి ఒక ప్రణాళికను కలిగి ఉండాలి ఇది మీ ఖర్చులు ఎలా తగ్గుతున్నాయో అది వివిధ సమయాల్లో సోర్సింగ్ వ్యూహాల నుండి వచ్చే స్కేల్ నుండి రావచ్చు కాబట్టి ప్రతి వ్యక్తి పరిస్థితిని చూడవలసి ఉంటుంది మరియు మొత్తం మీద మీరు మీ ఖర్చును నిరంతరం తగ్గించాలి కాబట్టి మీ వ్యాపార ప్రక్రియల పునర్నిర్మాణం చాలా ముఖ్యం మరియు అందువల్ల మా మునుపటి సెషన్లలో మీరు గుర్తుంచుకుంటే మనం వ్యాపార ప్రక్రియను మ్యాపింగ్ చేయడం సేవా బ్లూ ప్రింట్ను సృష్టించడం మరియు అడ్డంకులను కనుగొనడం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాము లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం లావాదేవీల సమయాన్ని తగ్గించడం మరియు కస్టమర్ యొక్క సౌలభ్యాన్ని పెంచడం ఇబ్బంది అదనపు కదలికలను తగ్గించే పరంగా మీకు సౌలభ్యం తెలిసిన కస్టమర్లను పెంచడానికి మాకు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి సేవా బ్లూ ప్రింట్ ద్వారా కనుగొనబడిన ప్రతి దశలో సమయం ఆదా చేయడం టచ్ పాయింట్ల వద్ద వైఫల్య పాయింట్లను కనుగొనడం లేదా ఆ FMEA ఫెయిల్యూర్ మోడ్ లోపం విశ్లేషణ మొదలైన వాటి గురించి మనం ఇంతకుముందు చర్చించాము కాబట్టి వాటన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా మనం ఈ బిపిఆర్ లేదా బిజినెస్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ను నిరంతరం చేస్తున్నాము కాబట్టి మనం నిరంతరం మన ఖర్చును తగ్గించగలుగుతాము ఇప్పుడు తక్కువ ఖర్చు నుండి వచ్చే పోటీ బలాలు ఏమిటంటే మీరు ధరల విషయంలో మరింత మెరుగ్గా వ్యవహరిస్తారు కాబట్టి మీరు కొన్ని దూకుడు ధరల స్టాండ్లు తీసుకోవడం ద్వారా కొత్తగా ప్రవేశించేవారిని బయటకు నెట్టవచ్చు ఇప్పుడు మీరు మీ ఖర్చుపై మంచి హ్యాండిల్ కలిగి ఉంటే తప్ప దూకుడు ధరల స్టాండ్లను తీసుకోలేరు లేకపోతే మీరు తరువాత కోలుకోలేని నష్టానికి లోనవుతారు అందువల్ల తక్కువ ధర నిజంగా చాలా ధర సున్నితమైన సేవా వ్యాపారాలలో ప్రవేశించడానికి చాలా ముఖ్యమైన అవరోధం కాబట్టి మీకు ఖర్చుపై నిమిషం శ్రద్ధ లేకపోతే ఉదాహరణకు మీరు సూపర్ మార్కెట్ హైపర్ మార్కెట్ వ్యాపారంలో ఉంటే ప్రజలు లేదా చాలా స్పృహతో ఉంటారు ఎందుకంటే మీరు వస్తువుల విషయంలో వ్యవహరిస్తున్నారు మరియు మీరు ఆకర్షణీయమైన ధర అందించలేకపోతే ప్రజలు మారతారు అందువల్ల మీరు చాలా బజార్లను చూస్తారు చాలా సూపర్ మార్కెట్లు వారు విస్తరించగలిగే ఆకర్షణీయమైన ధరల ప్యాకేజీ ఆఫర్లపై నిరంతరం నిగా వేస్తాయి కాబట్టి మీరు కూడా మీకు మంచి వ్యయ నియంత్రణ ఉంటే మీకు బలమైన స్థానం ఉంటుంది మరియు అందువల్ల మీరు ఎక్కువ సరఫరా పరిచయాలను చర్చించగలుగుతారు ఇవి తక్కువ ఖర్చుతో వచ్చే మంచి పోటీ ప్రయోజనాలు ఉదాహరణకు ఇది వైమానిక వాహకాల నుండి తీసుకున్న ఉదాహరణ వీటిలో X Y Z M N O P సంఖ్య వాస్తవ డేటా చట్టపరమైన కారణాల వల్ల పేర్లకు బదులుగా వీటిని పేర్కొన్నాము కానీ దీని అర్థం ఏమిటంటే మీరు ఎయిర్ మైలు సీటుకు కార్యాచరణ వ్యయం రోజుకు ఎయిర్ మైలు ఇప్పుడే అక్కడ కొన్ని కీలక వ్యయ మూలకాలను ట్రాక్ చేస్తున్నారని అనుకుందాం కాబట్టి సీటు ఎయిర్ మైలుకు ఈ ఖర్చు ఇది అతి తక్కువ ఖర్చు అయితే అప్పుడు మీరు చాలా స్పష్టంగా ఉండాలి లేదా మీరు ఈ పాయింట్లకు మించి వెళ్ళలేకపోతే మరియు అవి మీ స్థానం అని మీరు స్పష్టంగా చెప్పాలి ఇది మీ కోసం ఒక ప్రధాన పోటీ సవాలు అని మరియు వారు మాకు ప్రత్యామ్నాయాలు కలిగి ఉండాలి ఇక్కడ మీరు ఈ వ్యత్యాసం ఉన్నప్పటికీ వినియోగదారులపై దాడి చేయగలదు చాలా సందర్భాలలో ఇక్కడ చాలా పెద్ద ఖాళీని నిర్వహించడం చాలా కష్టం మీరు అతి తక్కువ ధర పోటీదారులు 9 66 అయితే మీరు ఇక్కడ ఉండవచ్చు కానీ మీరు ఇక్కడ ఉంటే మీరు బయటికి వచ్చారు మరియు ఇది చాలా సేవా వ్యాపారాలలో చాలా ముఖ్యమైన విషయం ఉదాహరణకు ఈ తక్కువ ఖర్చు విమానయాన సంస్థల వ్యాపారం మీరు ఆ వ్యాపారంలో ఉంటే మరియు మీరు మీ ఖర్చును ఈ పాయింట్ కంటే తగ్గించలేకపోతున్నారని మీరు చూస్తే అది మీరు చూడటం మంచిది అప్పుడు మీరు తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన పరిశ్రమలో పోటీదారుడు కాదు అప్పుడు మీరు పూర్తి సేవా విమానయాన సంస్థలుగా మారవలసి ఉంటుంది ఇక్కడ మీ పోటీ వేరే వ్యక్తుల సమూహంతో ఉంటుంది మరియు అప్పుడు మీరు ఈ క్లబ్లో ఆడుతున్నారు మరియు వారు వాస్తవానికి మీరు అతి తక్కువ ఖర్చుతో పోటీదారులు అవుతారు మరియు అది ఒక ప్రయోజనం కాబట్టి మీరు ఏ రంగంలో పోటీ పడుతున్నారో చాలా ముఖ్యం అది మీరు ఏ విధమైన వ్యయ నిర్మాణాన్ని సాధించగలరో తరచుగా నిర్ణయించబడుతుంది ఇప్పుడు మొత్తం తక్కువ ఖర్చు వ్యూహం ఎప్పుడు ఉత్తమమైనది కాన్పూర్ వంటి ప్రతి నగరంలో మనకు నవీన్ మార్కెట్ ఉంది ప్రతి నగరంలో మాదిరిగా మార్కెట్ స్థలం ఉంటుంది ఇక్కడ సాధారణ వస్తువుల ఉత్పత్తుల రిటైలర్లు ఎక్కువ కాబట్టి ఇది కిరాణా ఉత్పత్తులు లేదా వివిధ రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు దుస్తులు బూట్లు ఇవన్నీ కేంద్ర మార్కెట్ ప్రదేశంలో లభిస్తాయి కాబట్టి ఇది కలకత్తాలోని కొత్త మార్కెటింగ్ లేదా బోలోగన్ మార్కెట్ కావచ్చు ఇది లాజ్పత్ నగర్ మార్కెట్ లేదా ఢిల్లీ లోని బోగల్ లేదా సరోజిని మార్కెట్ వంటి ఇతర స్థానిక మార్కెట్లు కావచ్చు ఇది క్రాఫోర్డ్ ప్యాలెస్ లేదా ముంబైలో ఏదైనా కావచ్చు లేదా అది ముంబై లోని బాంద్రా హిల్ రోడ్ కావచ్చు కాబట్టి ప్రతిచోటా మార్కెట్ స్థలం ఉంటుంది ఇక్కడ ప్రజలు సాధారణ వస్తువుల దుస్తులు బూట్లు రోజువారీ సామాను మరియు తరచూ కిరాణా వస్తువుల కోసం వెళతారు అటువంటి మార్కెట్లలో చాలా తక్కువ వ్యత్యాసం ఉంది దాదాపు అందరూ ఒకే మూలాన్ని ఉపయోగిస్తారు సరఫరాదారులు ఒకటే కాబట్టి ధర చాలా ముఖ్యమైనది అవుతుంది ఎందుకంటే ఒకరు సరుకుతో వ్యవహరిస్తున్నారు మరియు అలాంటి సందర్భంలో తక్కువ ఖర్చు వ్యూహం ఖచ్చితంగా అత్యవసరం ఎందుకంటే మీరు ధరలో చాలా వ్యత్యాసం చేయలేరు మరియు తక్కువ ఖర్చు వ్యూహాలు చాలా మంచి వ్యూహం కాదు సాంకేతిక పురోగతులు ఉంటే అవి పూర్తిగా భిన్నమైన వ్యయ నిర్మాణాన్ని సృష్టిస్తాయి కాబట్టి మీరు ఇంతకుముందు చేస్తున్న అదే పనిని చేయడం ద్వారా మరియు ఖర్చును తగ్గించడం సరైన వ్యూహం కాకపోవచ్చు ఎందుకంటే పోటీ వాస్తవానికి మొత్తం వ్యయ నిర్మాణాన్ని మార్చింది కాబట్టి ఇది చాలా తరచుగా జరుగుతుంది కానీ టెక్నాలజీ ఇంటెన్సివ్ సర్వీసెస్ ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీ పాత వ్యయ నిర్మాణం మరియు మొబైల్ టెలిఫోనీ మొదలైనవి వాడుకలో లేదు ఇది జరుగుతున్నట్లు మనం తరచుగా చూశాము కాబట్టి నాయకులు తక్కువ ఖర్చు పద్ధతిని అనుకరించడం పోటీదారులు ఖరీదైనదిగా భావిస్తే ఇది కూడా చాలా మంచి వ్యూహం కాదు ఇప్పుడు వ్యూహం యొక్క మరొక వైపు ఈ విస్తృత భేద వ్యూహం ఇక్కడ మీరు మీ సేవలోని కొన్ని ముఖ్య లక్షణాల ఆధారంగా వినియోగదారుల విధేయతను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాస్తవానికి మనం కొన్ని రకాల వినియోగదారులను ఆకర్షించే కొన్ని లక్షణాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ విభజన చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఈ భేదాత్మక వ్యూహంతో ప్రతిఒక్కరికీ ఉండలేరు కాబట్టి మీరు ఒక నిర్దిష్ట భేదాలను సృష్టించాలి మరియు వినియోగదారుల యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి సరిపోలాలి మరియు మీరు దీర్ఘకాలిక సంబంధాలను ఎలా నిర్మించగలరు అనేది ముఖ్యం కాబట్టి సరఫరా గొలుసు నుండి వ్యత్యాస అవకాశాలు కొన్ని రకాల సేవా ఆవిష్కరణల నుండి మీ కార్యాచరణ నైపుణ్యం మరియు మార్కెటింగ్ అమ్మకాల రకాల కార్యకలాపాలు పొందవచ్చు ఉదాహరణకు మీరు మార్గాన్ని విశ్లేషించినట్లయితే మల్టీప్లెక్స్లు ఎంటర్టైన్మెంట్ మల్టీప్లెక్సర్లు నేడు పోటీ పడుతున్నాయి అవి తరచుగా భేదాలను సృష్టించడానికి ప్రయత్నించడాన్ని మీరు చూస్తారు కాబట్టి ఇది వినోద ఉద్యానవనం అయినా ఇది సినిమా హాళ్ళు మరియు థియేటర్లు కలిగిన పెద్ద కాంప్లెక్స్ అయినా దీర్ఘకాలిక సంబంధాన్ని సృష్టించే కొన్ని రకాల లక్షణాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు కొన్ని సేవల సముదాయాలు ఉన్నాయి ఇక్కడ ఖర్చు మరియు ఇది చాలా సేవలకు వర్తిస్తుంది కానీ కొన్ని ఇతర సాంకేతిక ఇంటెన్సివ్ సేవలు ఉన్నాయి భేదం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి సేవల్లో పోటీ ప్రయోజనం కోసం ఖర్చు అనేది ప్రాధమిక డ్రైవర్ భేదాలు కూడా చేయవచ్చు మరియు ఫలితంగా కొన్ని రకాల సేవలు ఉన్నాయి ఇక్కడ మనం రెండింటినీ మిళితం చేసి కలయికలను సృష్టించవచ్చు వీటిని తరచుగా ఉత్తమ ఖర్చు అని పిలుస్తారు దీని అర్థం ఒక వ్యక్తి అధిక నాణ్యతతో పాటు తక్కువ ఖర్చుతో ఇస్తున్నాడు ఎందుకంటే అధిక నాణ్యతతో పెట్టుబడి పెట్టడం వల్ల మీ దిగుబడి మెరుగుపడుతుందని జపనీస్ లేదా కొరియన్లు చాలా కాలం క్రితం కనుగొన్నారు కాబట్టి తక్కువ ఖర్చుతో అధిక నాణ్యతతో కూడిన ఆ కలయికను అందించడం సాధ్యమవుతుంది మరియు ఇది ఇప్పుడు సేవల రంగంలోకి వస్తోంది మరియు మొబైల్ ఫోన్ సేవలు లేదా మొబైల్ డేటా సేవల యొక్క ఇంటెన్సివ్ పోటీ రంగంలో తీసుకున్న పోటీ దశలను మీరు గమనిస్తే మీరు ఇది రిలయన్స్ జియో అయినా అది ఎయిర్టెల్ అయినా వోడాఫోన్ అయినా ఈ ఉత్తమ వ్యయ ప్రొవైడర్ల వ్యూహంతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని చూడండి ఎక్కడ మీరు తక్కువ ఖర్చు మరియు భేదాన్ని మిళితం చేయవచ్చు ఇది చాలా సేవా రంగాలలో ఈ రోజు కీలకమైన అవసరం కాబట్టి మీరు నిరంతరం మీ ఖర్చును తగ్గించి నిరంతరం అందిస్తూ ఉండాలి కాబట్టి ఖర్చు నిరంతరం తగ్గించబడాలి మరియు మీరు నిరంతరం నూతనంగా ఉండాలి కొన్నిసార్లు ఎక్కువ సమయం పెరుగుతుంది కానీ కొన్నిసార్లు మీరు సమూలంగా మారవలసి ఉంటుంది మరియు ఇది సేవా వ్యాపారాలలో మనం ఇప్పుడు ఎక్కువగా చూసే పథం కాబట్టి తక్కువ ఖర్చు మరియు భేదం యొక్క ఈ కలయిక సేవా వ్యాపారాలలో దాదాపు ఆదర్శంగా మారింది కాబట్టి ఈ తక్కువ ఖర్చు ఒక వ్యూహాన్ని అందించడం చాలా ముఖ్యం భారతదేశంలో 4 జి మొబైల్ వాయిస్ మరియు డేటా కోసం ఈ రాబోయే యుద్ధాన్ని నేను ప్రస్తావిస్తున్నప్పుడు ఇది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నందున మీకు చూపిస్తుంది దానితోపాటు రిలయన్స్ మరియు ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ వంటి విభిన్న సేవా సంస్థలు వస్తున్నాయి ఈ ప్రధాన పోటీదారుల యొక్క ప్రతి వ్యూహాన్ని మీరు చూస్తారు తక్కువ ఖర్చుతో కూడిన అధిక నాణ్యత గల ఈ ఉత్తమ వ్యయం నుండి తీసుకోబడుతుంది ఇప్పుడు ఫోకస్ స్ట్రాటజీ అని పిలిచే మరొక సాధారణ వ్యూహం ఉంది ఫోకస్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తక్కువ ఖర్చు ఆధారంగా ఫోకస్ స్ట్రాటజీ కావచ్చు ఇక్కడ మీరు ఇరుకైన కస్టమర్ విభాగం చూస్తారు మరియు ఆ విభాగంలో మీరు తక్కువ ఖర్చుతో పోటీని ఓడించారు ఎందుకంటే మీరు నిజంగా కస్టమర్ సెగ్మెంట్ యొక్క ఖచ్చితమైన అవసరానికి సరిపోలుతున్నారు మరియు అందువల్ల ఏ ఫ్రిల్స్ తొలగించవచ్చో మీకు తెలుసు మరియు మీరు ఆ కస్టమర్ సెగ్మెంట్కు అనుకూలంగా ఉండే ఉత్పత్తితో ముందుకు వస్తారు కాబట్టి మీరు చూస్తున్నట్లుగా విభజన చాలా ఫోకస్తో ముడిపడి ఉంటుంది ఫోకస్ స్ట్రాటజీ కూడా భేదం మీద ఆధారపడి ఉంటుంది మీరు కస్టమర్ యొక్క ఒక విభాగాన్ని కనుగొనవచ్చు వారు నిర్దిష్ట స్థాయి యొక్క కొన్ని రకాల లక్షణాలను ఇష్టపడతారు అందువల్ల విమానయాన సంస్థలు వారి వ్యాపార తరగతి ప్రయాణీకులు కోసం తరచుగా ఫోకస్ చేసే వ్యూహాన్ని మీరు కనుగొంటారు అందువల్ల మీరు ఒక సముచితాన్ని ఎన్నుకోవాలి ఇక్కడ వినియోగదారులకు విలక్షణమైన ప్రాధాన్యత ప్రత్యేకమైన అవసరాలు లేదా ప్రత్యేక అవసరాలు ఉంటాయి మరియు దాని ఆధారంగా మీరు సేవలను అభివృద్ధి చేయగలుగుతారు మీరు చేయగలిగే ఒక ఆసక్తికరమైన వివరణ ఏమిటంటే ఈ యువ పట్టణ నిపుణులు వారు వాస్తవానికి మరియు అభివృద్ధి చెందుతున్న పెద్ద వినియోగదారుల సమూహం మరియు వారికి వివిధ రకాలైన అధిక నాణ్యత గల క్రాష్ లేదా బసలు అంటే ఈ యువ నిపుణులారా మీకు ఎక్కువ సమయం లేదు ఎందుకంటే వారు ఎక్కువ కాలం సెలవు తీసుకోలేరు ఎందుకంటే వారు నిర్మిస్తున్నారు వారు క్యారియర్ వారు రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు మరియు వారు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా లేరు లేదా వారి సంస్థ వారికి లాంగ్ లీవ్ ఇవ్వడానికి ఇష్టపడరు అందువల్ల వారు తరచూ నగరంలోని ఒక హోటల్లో ఉంటారు మరియు హోటళ్ళు వారిని ఇష్టపడతారు ఎందుకంటే సాధారణంగా వారాంతాల్లో హోటళ్ళు తక్కువగా నడుస్తాయి మరియు అవి ఒక నిర్దిష్ట సేవా ప్యాకేజీని సృష్టిస్తాయి దీనిని తరచూ స్టేకేషన్ అని పిలుస్తారు దీనిని సెలవులకు అనుకుంటారు అంటే మీరు మీ స్వంత స్థలంలోనే ఉంటారు మరియు మీకు ఫైవ్ స్టార్ హోటల్లో విశ్రాంతి వాతావరణం వంటి విహారయాత్ర ఉంది రిటైల్ లేదా ఇ టెయిలింగ్లో అయినా ఫ్యాషన్లో కూడా ప్రత్యేకమైన ప్యాకేజీని ఆస్వాదిస్తున్నాము కాబట్టి దీని ఆధారంగా మనం ఇప్పటికే మీకు పరిచయం చేసిన ఈ ప్రసిద్ధ అన్సాఫ్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడవచ్చు ప్రస్తుత మార్కెట్ ప్రస్తుత మార్కెట్ కొత్త మార్కెట్ మరియు ఉనికిని అందించే సేవలు మరియు అందిస్తున్న కొత్త సేవలను తీసుకుంటే మీకు అందించడానికి సాధ్యమయ్యే కొత్త సేవలు ఈ నాలుగు ప్రత్యామ్నాయ వ్యూహాల కలయికలు మార్కెట్ వ్యాప్తి కొత్త సేవ వ్యాప్తి మరియు కొత్త సేవా అభివృద్ధి మీరు ఇక్కడ కొత్త సేవా అభివృద్ధి మరియు వైవిధ్యీకరణ మరియు మార్కెట్ అభివృద్ధిని వ్రాయాలని అనుకుంటున్నాను ఈ మాతృకను జనసాంద్రత కొరకు ఒక నియామకంగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను మరియు మీరు పోటీ సేవలు చేసే వివిధ రకాల సేవలు ఈ విభాగంలో ఈ క్వాడ్రంట్లో ఈ క్వాడ్రంట్లో మరియు ఈ క్వాడ్రంట్లో ఎలా అభివృద్ధి చెందుతున్నాయో నాకు ఉదాహరణలు ఇవ్వండి మీరు చుట్టూ చూడండి వివిధ టీవీ ప్రమోషన్లు ప్రింట్ ప్రమోషన్లు చూడండి మీ నగరంలో మీ చుట్టూ ఉన్న హోర్డింగ్ను చూడండి మరియు చాలా ఆసక్తికరంగా మీరు వ్యాపార పత్రాలు వ్యాపార దినపత్రికలను చూడాలి లేదా టీవీలోని వ్యాపార ఛానెల్లను వినండి దీని ద్వారా మీరు అనేక ఉదాహరణలు కనుగొంటారు మరియు మీరు ఈ రెండింటిని ఉదాహరణలు సేవలు సేవా వ్యాపారాలు కలిగిన రెండు మాతృకలతో ప్రదర్శించవచ్చు వారు దీనిని వారి వ్యూహంగా కాన్వాస్ గా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంతో ఇప్పుడు మనం ధరపై మిగిలిన మరికొన్ని చర్చల్లోకి ప్రవేశిస్తాము పోటీ విలువ ప్రతిపాదనను రూపొందించడానికి మనం ఇంకా చర్చించాము మరియు మరికొన్ని అధునాతన ప్రక్రియలను కలిగి ఉన్నాము కాబట్టి తదుపరి రెండు సెషన్లు ధర నిర్ణయంపై ఉంటాయి ధన్యవాదాలు